ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు రూపకల్పన యొక్క మాడ్యూల్ 3 కు తిరిగి స్వాగతం ఈ మాడ్యూల్ లో ఇంతకుముందు మనము సంక్లిష్ట వ్యవస్థల యొక్క మూడు ఉదాహరణలను చూశాము మరియు వాటి నిర్మాణాన్ని వర్గీకరించడానికి ప్రయత్నించాము మరియు ప్రతి సంక్లిష్ట వ్యవస్థ ప్రకృతిలో క్రమానుగతంగా ఉండాలి అనేదానికి దారితీసే కొన్ని సాధారణ తీర్మానాలతో ముందుకు వచ్చాము సంక్లిష్ట వ్యవస్థల యొక్క 5 ప్రధాన లక్షణాలు ఉన్నాయి క్రమానుగత నిర్మాణం సాపేక్ష ప్రిమిటివ్ విషయాల విభజన సాధారణ నమూనాలు మరియు స్థిరమైన ఇంటర్మీడియట్ రూపం మరియు దానితో మనం ఇప్పుడు ముగించడానికి ప్రయత్నిస్తున్నాము మరియు మనము క్రమానుగత నిర్మాణాన్ని కూడా క్లుప్తంగా పరిశీలించాము అంటే ప్రతి వ్యవస్థ మీరు ఒక ప్రాధమిక భాగం స్థాయికి వెళ్ళే వరకు పరస్పర సంబంధం ఉన్న ఉపవ్యవస్థలు మరియు ఉప ఉప వ్యవస్థలతో కూడి ఉంటుంది ఇది మనము విశ్లేషించే ఏ సంక్లిష్ట వ్యవస్థలోనైనా ఉండే ప్రాథమిక లక్షణం అని చెప్పవచ్చు ఇప్పుడు తదుపరి సాపేక్ష ప్రిమిటివ్ మనము చెప్పినట్లుగా మనం వ్యవస్థను సోపానక్రమం పద్ధతిలో డికాంపొస్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒకచోట ఆపవలసి ఉంటుంది అలా ఆపిన పాయింట్ ని సాపేక్ష ప్రిమిటివ్ అంటారు ఇది సాపేక్షమైనది ఎందుకంటే ప్రిమిటివ్ అంటే ఏమిటో ప్రత్యేకమైన నిర్వచనం ఉండదు ఏది ప్రిమిటివ్ అనేది డిజైన్ యొక్క పరిశీలకుడి అవగాహనని బట్టి నిర్ణయించబడుతుంది మరియు నాకు ప్రిమిటివ్ అయినది మరొకరికి ప్రిమిటివ్ కాకపోవచ్చు కాబట్టి వ్యవస్థలో ఏ భాగం ప్రిమిటివ్ అనే ఎంపిక సాపేక్షంగా ఏకపక్షంగా ఉంటుంది మరియు ఇది చాలావరకు విచక్షణతో ఉంటుంది అయితే మీరు ఏ వ్యవస్థ వర్ణనకైనా విషయాలను నిర్వచించగలిగే కొన్ని ప్రిమిటివ్ లను కలిగి ఉండాలి ఉదాహరణకు పర్సనల్ కంప్యూటర్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో డిజిటల్ లాజిక్ గేట్ను లేదా CMOS గేట్ను ప్రిమిటివ్ గా తీసుకోవచ్చు లేదా మీరు దిగువకు కూడా వెళ్ళవచ్చు లేదా మీరు ఇంకా ఎగువకు కూడా వెళ్ళవచ్చు మరియు అది ప్రిమిటివ్ గా ఉండదని చెప్పవచ్చు ఇది NAND గేట్ స్థాయికి కాదు అయితే మాక్సర్లు 0238 మరియు రెసిస్టర్లు వంటి కొన్ని ఎలక్ట్రానిక్ ఉపవ్యవస్థలకు ప్రిమిటివ్ కావచ్చు మరియు నేను ఒక RTL రకమైన డిజైన్ చేస్తున్నాను కాబట్టి ప్రిమిటివ్ లు సాపేక్షంగా ఏకపక్షంగా ఉంటాయి తదుపరి క్లిష్టమైన వ్యవస్థ యొక్క తదుపరి గుణం విషయాల విభజన మనము చూసింది ఏమిటంటే హైరార్కిక్ వ్యవస్థలు డికాంపొస్ చేయగలిగే విధంగా ఉంటాయి ఆపై అవి గుర్తించగలిగే భాగాలుగా విభజించబడతాయి పర్సనల్ కంప్యూటర్ని CPU హార్డ్ డిస్క్ మానిటర్ కీబోర్డ్ మొదలైనవిగా డికాంపొస్ చేయవచ్చు అదే సమయంలో ఆసక్తికరంగా అవి దాదాపుగా డికాంపొస్ చేయగలిగే విధంగా ఉంటాయి అంటే డికాంపొస్ చేయగలిగినప్పటికీ ఇవన్నీ పూర్తిగా స్వతంత్రంగా లేవు CPU హార్డ్ డిస్క్ నుండి మరియు మానిటర్ నుండి పూర్తిగా స్వతంత్రంగా ఉంటే అప్పుడు CPU హార్డ్ డిస్క్ నుండి ఫైల్ ను యాక్సెస్ చేయలేదు మరియు దానిని ఉపయోగించలేదు CPU ప్రదర్శించదలిచిన వాల్యూస్ ను మానిటర్ ప్రదర్శించలేదు కాబట్టి ఒక వైపు అవి డికాంపొస్ చేయగలిగే విధంగా ఉంటాయి కాని మరొక వైపు అవి దాదాపుగా డికాంపొస్ చేయగలిగే విధంగా ఉంటాయి కాబట్టి ఈ రకమైన వర్గీకరణ ఎంత ఇంటర్ కనెక్షన్ ఎంత ఇంటర్ కాంపోనెంట్ లింకేజీలు ఉన్నాయనే దాని ద్వారా చేయవచ్చు మీరు CPU లోకి పరిశీలిస్తే ALU ప్రాధమిక మెమరీ మరియు బస్సు యొక్క విభిన్న భాగాలు ఉన్నాయి మరియు సహజంగానే వాటి మధ్య ఉన్న ఇంటర్ కనెక్షన్ లేదా వాటి మధ్య ఉనికిలో ఉన్న ఇంటర్ కాంపోనెంట్ లింకేజీలు CPU మరియు హార్డ్ డిస్క్ మధ్య ఉన్న వాటితో పోలిస్తే చాలా ఎక్కువ కాబట్టి మనము దీనిని పరిశీలిస్తే మరియు ఈ ఇంట్రా కాంపోనెంట్ లింకేజీల మధ్య వర్గీకరించడానికి ప్రయత్నిస్తే కాబట్టి మీరు దీనిని పరిశీలిస్తే ఇక్కడ మనము ఇంట్రాకాంపోనెంట్ అంటే కాంపోనెంట్ లోపలనే గురించి మాట్లాడుతున్నాము మరియు ఇది ఇంటర్ కాంపోనెంట్ అంటే వివిధ భాగాల మధ్య కాబట్టి ఇది అంతర్గత నిర్మాణం మధ్య పరస్పర అనుసంధాన పరస్పర చర్యలను కలిగి ఉంటుంది మరియు ఇది భాగాలలో పరస్పర చర్యను కలిగి ఉంటుంది అప్పుడు ఇది చాలా బలంగా ఉంటుందని మనము ఎల్లప్పుడూ ఆశించవచ్చు వ్యవస్థల మధ్య ఏమి జరుగుతుందో దాని కంటే వ్యవస్థలో చాలా ఎక్కువ ఉండాలి ఇది చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది ఇది చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది కాబట్టి ఇంట్రా మరియు ఇంటర్ కాంపోనెంట్ ఇంటరాక్షన్ మధ్య వ్యత్యాసం విషయాల యొక్క స్పష్టమైన విభజనను అందిస్తుంది అంటే నేను CPU లోని పరస్పర చర్యలను పరిశీలిస్తున్నప్పుడు చాలా దట్టమైన మరియు CPU అని నేను అర్థం చేసుకున్నదాన్ని నిర్వచిస్తుంది మరియు నేను CPU మరియు మెమరీ మధ్య పరస్పర చర్యను చూసినప్పుడు ఇది తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంది ఇది బలహీనంగా ఉంది మరియు అది నేను ఒక ప్రత్యేక వ్యవస్థతో మాట్లాడుతున్నానని నిర్వచిస్తుంది మరియు మెమరీ ఉపవ్యవస్థ దాని స్వంత ఇంట్రా కాంపోనెంట్ ఇంటరాక్షన్లను జాగ్రత్తగా చూసుకోవాలి కానీ CPU మరియు మెమరీ మధ్య పరస్పర చర్య వేరుగా ఉంటుంది మరియు విడిగా నిర్వహించబడుతుంది ఇప్పుడు ఈ విషయాల యొక్క విభజన చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఇది ఉపవ్యవస్థలను స్వతంత్రంగా అధ్యయనం చేయడానికి అనుమతిస్తుంది విషయాలను వేరుచేయడం సాధ్యం కాకపోతే మనం స్వతంత్రంగా ఉపవ్యవస్థలను అధ్యయనం చేయలేము రూపకల్పన చేయలేము కాబట్టి ఈ మూడవ లక్షణం మన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ డిజైన్ సందర్భం నుండి చాలా కీలకం మూడవది సాధారణ నమూనా సంక్లిష్ట వ్యవస్థలు సాధారణ నమూనాను కలిగి ఉన్నాయి వీటిలో కొన్నింటి గురించి మనము ప్రస్తావించాము మనకు పర్సనల్ కంప్యూటర్లలో ప్రాసెసర్లు ఉన్నాయని కార్డులలో ప్రాసెసర్లు ఉన్నాయని మొబైల్లో ప్రాసెసర్లు ఉన్నాయి ఫోన్లు మరియు మొదలైనవి నేను ప్రాసెసర్ను అర్థం చేసుకుంటే ఇవన్నీ నాకు అర్థమవుతాయి కాబట్టి ఈ సాధారణతను కనుగొనడం సవాళ్లలో ఒకటి లేదా OOAD సమస్యను సరళీకృతం చేయగల ప్రధాన హ్యాండిల్స్లో ఒకటి ఎందుకంటే ప్రజల యొక్క చాలా విశ్లేషణ అనుభవం చివరికి చాలా సాధారణ సంక్లిష్ట వ్యవస్థలలో చాలా రకాల ఉపవ్యవస్థలు లేవని చూపిస్తుంది కాబట్టి మనము ఆ ఉపవ్యవస్థలను కొంత కాలానికి బాగా అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనము అనేక రకాల సంక్లిష్ట వ్యవస్థలను చాలా సులభంగా సంప్రదించవచ్చు మరియు విశ్లేషించవచ్చు ఉదాహరణకు సహజ ప్రపంచం నుండి మొక్కలు మరియు జంతువులు రెండింటిలో కణాలు కనిపిస్తాయి మొక్కలు మరియు జంతువులు రెండింటిలో నాళాలు కనిపిస్తాయి కాబట్టి మొక్కలలోని కణాలను అర్థం చేసుకుంటే ఆ వ్యక్తికి జంతువులలోని కణాలను అర్థం చేసుకోవడం చాలా సులభం కాబట్టి సాధారణ నమూనాలు పునర్వినియోగానికి ప్రధాన వనరులు కాబట్టి పునర్వినియోగం అనే పదం మీ అందరికీ తెలుస్తుందని ఆశిస్తున్నాను ఒక ప్రయోజనం కోసం నిర్మించబడినది మరొక ప్రయోజనం కోసం నిమగ్నమై ఉంటుంది సాధారణ నమూనా ఉన్నందున ఈ పునర్వినియోగం సులభం అవుతుంది ఈ పునర్వినియోగం సాధ్యమవుతుంది నేను చాలా నిర్దిష్ట ఉదాహరణల గురించి మాట్లాడితే మీకు C లో వేర్వేరు లైబ్రరీలు ఉన్నాయి మీకు C లో ప్రామాణిక లైబ్రరీలు ఉన్నాయి మరియు మీకు టెంప్లేట్ లైబ్రరీ ఉంది మీకు డిజైన్ నమూనాలు ఉన్నాయి పైథాన్లో మీకు 5 సాధారణ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇవన్నీ వ్యవస్థల్లోని డొమైన్లలో జరిగే సాధారణ నమూనాల ఉదాహరణలు మరియు ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు రూపకల్పనను ఉపయోగించి పునర్వినియోగ పరిష్కారాలను చేయడానికి మనకు అనుమతిస్తాయి కాబట్టి ఇది అటువంటి వ్యవస్థలకు కీలకమైన నాల్గవ లక్షణం 5 వ మరియు చివరి లక్షణం స్థిరమైన ఇంటర్మీడియట్ రూపం గురించి మాట్లాడుతుంది సాఫ్ట్వేర్ వ్యవస్థ యొక్క అభివృద్ధి సంక్లిష్టమైన వ్యవస్థ యొక్క అభివృద్ధిని మనము ఎలా పరిష్కరించాలి అనే దానితో ఇది ఎక్కువగా సంబంధించి ఉంది ఒక సంక్లిష్ట వ్యవస్థను సరిగ్గా రూపొందించడం చాలా కష్టం అంటే మనం అర్థం చేసుకున్నామని చాలా అధ్యయనం చేశామని అనుకుంటే మనం వెళ్లి ఒక కాంప్లెక్స్ రూపకల్పన చేయవచ్చు మనము అనివార్యంగా వైఫల్యాన్ని ఎదుర్కొంటాము కాబట్టి మనం ఎలా విజయవంతం అవుతామంటే సరళమైన వ్యవస్థతో ప్రారంభించి ఆపై మెరుగుపరచడం మరికొన్ని సంక్లిష్టతలను జోడించి ఆపై మళ్లీ మెరుగుపరచడం కాబట్టి ఈ విధానాన్ని సాధారణంగా ఐటరేటివ్ రిఫైన్మెంట్ అని పిలుస్తారు కాబట్టి మీరు ప్రారంభించినప్పుడు కొన్ని వస్తువులు చాలా క్లిష్టంగా ఉన్నాయని మీరు చెప్తారు కాబట్టి మీరు మొదలుపెడతారు మీరు సరే అంటారు నేను MATLAB రకమైన వ్యవస్థను తయారు చేయబోతున్నాను మరియు నేను ప్రారంభించినప్పుడు నేను సంఖ్యలను సూచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను సంఖ్యను సూచించాల్సిన అవసరం ఉంది సంఖ్యను సూచించడం చాలా క్లిష్టమైన భావన ఎందుకంటే మీరు బిట్స్తో వ్యవహరించాలి బిట్స్ పరిమాణంలో పరిమితంగా ఉంటాయి అవి ఓవర్ ఫ్లో అండర్ ఫ్లో అవుతాయి అప్పుడు అది అన్నింటికన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కేవలం అంకెలుగా ఉన్న కాన్సెప్ట్ ఆబ్జెక్ట్స్తో వ్యవహరిస్తున్నారు మరియు వాటిని నిర్వహించడం నిజంగా కష్టమని మీరు భావిస్తారు అవి స్వాభావికంగా సంక్లిష్టంగా ఉంటాయి అయితే మీ ప్రిమిటివ్ లు మీరు మార్చగల బిట్స్ గానే ఉంటాయి మీరు ఈ వస్తువులను నిర్మించిన తర్వాత మీరు పూర్ణాంకం డబుల్ ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్లు కాంప్లెక్స్ సంఖ్యలు పాక్షిక సంఖ్యలు మొదలైన సంఖ్యలను నిర్మించిన తర్వాత అప్పుడు మీరు పెద్ద కార్యాచరణను నిర్మించడానికి వాటిని ఉపయోగించవచ్చు మీరు MATLAB చేస్తున్నందున ఇప్పుడు మీరు మాత్రికలను నిర్మిస్తున్నారు ఇప్పుడు మీరు వెక్టర్లను నిర్మిస్తున్నారు కాబట్టి చాలా క్లిష్టంగా కనిపించిన మరియు ప్రిమిటివ్ గా పరిగణించబడని ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్య వంటి వస్తువులు ఇప్పుడు ప్రిమిటివ్ గా మారుతాయి ఇప్పుడు మీరు డబుల్ సంఖ్యల మాతృక ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్యల మాతృకను తయారు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు డబుల్ ఒక ప్రిమిటివ్ గా మారుతుంది మరియు మాతృక అనేది మీరు నిర్మించడానికి ప్రయత్నిస్తున్న తదుపరి స్థాయి వస్తువు సంక్లిష్ట వస్తువు మీరు దానిని నిర్మించగలిగిన తర్వాత మాతృక ఒక ప్రిమిటివ్ గా మారుతుందని మీరు చెబుతారు మరియు మాతృక ఉన్న చోట సరళ సమీకరణ పరిష్కారి యొక్క వ్యవస్థను నేను తయారు చేస్తున్నాను ప్రతి దశలో మాతృక ఉంది వెక్టర్ ఉంది కాబట్టి ఏది ప్రిమిటివ్ మరియు ఏది సంక్లిష్టమైనది అనేది ఒక సాపేక్ష పదం మరియు మనం వ్యవస్థలను నిర్మించాలని కోరుకున్నప్పుడు నిర్మించాల్సిన అవసరం వచ్చినప్పుడు దీనినే ప్రయోజనంగా తీసుకుంటాము మరియు మనం వ్యవస్థ యొక్క ఒక స్థితి నుండి వ్యవస్థ యొక్క ఒక దశ నుండి తదుపరి దశకు రిఫైన్మెంట్ ద్వారా వెళ్ళాలి మరియు దీనిని మనం ఇంటర్మీడియట్ రూపం అని పిలుస్తాము కాబట్టి నేను సంఖ్యను సూచించడం ద్వారా లేదా మాత్రికలను సూచించడం ద్వారా లేదా సమీకరణాల వ్యవస్థలను సూచించడం ద్వారా ప్రారంభించినప్పుడు నేను నా MATLAB చేయలేదు కాని అవి అన్నీ ఇంటర్మీడియట్ రూపాలు కాని మనకు కావలసింది ఏమిటంటే ఇంటర్మీడియట్ రూపం స్వయంగా స్థిరంగా ఉండాలి అంటే మాత్రికలను సూచించడానికి మరియు మార్చటానికి నేను తయారుచేసే వ్యవస్థ ఏదైనా నేను దానిపై ఎక్కువ వ్యవస్థలను నిర్మించినప్పుడు పని చేయడానికి స్థిరంగా ఉండాలి కాబట్టి స్థిరమైన ఇంటర్మీడియట్ రూపాలను నిర్వహించగలగడం లేదా స్థిరమైన ఇంటర్మీడియట్ రూపాలను కలిగి ఉండటం సంక్లిష్ట వ్యవస్థల యొక్క తప్పనిసరి అవసరం మరియు సంక్లిష్ట వ్యవస్థలను మొదటి నుండి రూపకల్పన చేయడానికి ఏదైనా ప్రయత్నం రూపొందించడానికి ప్రయత్నించడం అనివార్యంగా విపత్తుకు దారి తీస్తుంది కాబట్టి ఇవి మనం అధ్యయనం చేసిన 5 గుణాలు కాబట్టి మనం సంక్షిప్తం చేస్తే స్పష్టీకరణ ద్వారా సాధారణ సూత్రాన్ని అర్థం చేసుకోవడం కోసం మానవ నిర్మిత సహజ మరియు సామాజిక రకమైన పరిపాలనా రకమైన సంక్లిష్ట వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని విశ్లేషించాము మనము ఇది జరుగుతుందని మనం వర్గీకరించడానికి ప్రయత్నిస్తున్న విధంగానే విషయాలు జరుగుతాయని నిరూపితమైన సిద్ధాంతం లేదు కాని దృష్టాంతం ద్వారా ఉదాహరణ ద్వారా మనం ఉమ్మడి లక్షణాలు చాలా ఉన్నాయని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము ఆపై మనము వాటిని విపులంగా పరిశీలించాము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ కోణం నుండి చూసే సంక్లిష్ట వ్యవస్థల యొక్క 5 ప్రాథమిక లక్షణాల పరంగా వాటిని సంగ్రహించండి వ్యవస్థ యొక్క క్రమానుగత నిర్మాణం సాపేక్ష ప్రిమిటివ్ లు విషయాల విభజన విభిన్నమైన వ్యవస్థల మరియు డొమైన్ అంతటా సాధారణ నమూనాలు మరియు ఐటరేటివ్ రిఫైన్మెంట్ వ్యవస్థ యొక్క ప్రతి దశలో స్థిరమైన ఇంటర్మీడియట్ రూపాలకు దారితీస్తుంది